తదుపరి అంశం రిలేషనల్ ఆల్జీబ్రా పై డేటాబేస్ మోడిఫికేషన్స్ గురించి చర్చిద్దాము డేటాబేస్ మోడిఫికేషన్స్ మరియు మూడు రకాల డేటాబేస్ మోడిఫికేషన్స్ ఉన్నాయి అవి డిలీషన్ ఇన్సర్షన్ మరియు అప్ డేటింగ్ గురించి చర్చిద్దాము మనం వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది డిలీషన్ కాబట్టి డిలీషన్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టపుల్స్ రిలేషన్ నుండి తొలగించబడ్డాయి కాబట్టి ఇది కేవలం r సంబంధాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది ఇది క్రింది పద్ధతిలో కేటాయించబడుతుంది E అనేది ఏ టపుల్స్ తొలగించబడాలి అని చెప్పే ఎక్స్ప్రెషన్ మరియు మిగిలినవి చాలా స్పష్టంగా ఉన్నాయి ఎక్స్ప్రెషన్ ఫలితం r నుండి తొలగించబడిన టపుల్స్ సమితి ఇప్పుడు ఇది ఎక్స్ప్రెషన్ కావచ్చు లేదా వాస్తవానికి సెట్ చేయగలదా అనేది పేర్కొనబడవచ్చు మరియు ఇక్కడ చాలా సరళమైన ఉదాహరణ ఉంది ఇదే ఉదాహరణతో r తో ఇది A B C అనుకుందాం కాబట్టి గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే టపుల్స్ మాత్రమే తొలగించబడవచ్చు అట్ట్రిబ్యూట్స్ తొలగించబడవు రిలేషన్ నుండి టపుల్స్ మాత్రమే తొలగించబడతాయి కాబట్టి ఇప్పుడు చేస్తే ఈ r ఒక ఎక్స్ప్రెషన్తో సమానంగా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అప్పుడు ఇది ఒకే స్కీమా A B C కి దారితీస్తుంది కానీ అప్పుడు A 1 ఉన్న ప్రతిదీ తొలగించబడుతుంది కాబట్టి ఈ రెండు తొలగించబడ్డాయి మరియు దీని ఫలితంగా కేవలం 2 3 5 మరియు 2 4 8 అవుతుంది అలాగే ఇదే విధంగా ఇది కూడా సెట్ చేయవచ్చు మీరు 2 3 5 తొలగించామని పరిగణించండి ఇది టూపుల్ సమితి 2 3 5 కాబట్టి ఇది తొలగించబడుతుంది కనుక ఇది మాత్రమే తొలగించబడుతుంది మరియు ఇతరులు ఇందులో భాగం అవుతాయి కానీ సాధారణంగా ఇలాంటి వ్యక్తీకరణ తొలగింపు కోసం పేర్కొనబడినప్పుడు మరింత ఉపయోగకరంగా ఉంటుంది తదుపరిది ఇన్సర్షన్ ఇది ఒక టపుల్ జోడించబడింది అనే అర్థంలో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ r యూనియన్తో వ్యక్తీకరణ లభిస్తుంది మళ్లీ ఇది వ్యక్తీకరణ మరియు అదే రకమైన విషయాలు ఇవ్వవచ్చు ఇక్కడ ఒక ఉదాహరణ r అనునది A B C ఇది 1 1 5 2 3 5 2 4 8 అనుకుందాం మరియు r తో కలిపితే మనం చెప్పేది ఒక టపుల్ 1 2 5 పేర్కొనండి అప్పుడు ఈ మూడు విషయాలు కాపీ చేయబడతాయి మరియు 1 2 5 జోడించబడతాయి కాబట్టి ఇది తప్పనిసరిగా 1 1 5 2 3 5 మరియు 2 4 8 అవుతుంది తదుపరిది అప్డేటింగ్ ఎలా వ్రాయాలి అనే దానిలో అప్డేట్ చేయడం కొంచెం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అప్డేటింగ్ వ్యక్తీకరణ లాగా ఇవ్వబడింది ఇది నుండి వరకు ప్రొజెక్షన్ కాబట్టి r నుండి అన్ని అట్ట్రిబ్యూట్ లు ప్రొజెక్ట్ చేయబడి ఉంటాయి r యొక్క అన్ని అట్ట్రిబ్యూట్ ప్రొజెక్ట్ చేయబడతాయి మరియు ప్రతి ఒక్కటి ఆ అట్ట్రిబ్యూట్ అక్కడ లేదా అట్ట్రిబ్యూట్ లలో కొంత సవరణ ఉండవచ్చు కాబట్టి అట్ట్రిబ్యూట్ లపై ఒక ఎక్స్ప్రెషన్ ఉండవచ్చు ఒక ఉదాహరణ అదే r మీ A B C ఇది 1 2 5 1 1 5 మరియు 2 4 8 అనిపరిగణించండి మరియు ఈ ప్రత్యేక సవరణ జరుగుతోందని పరిగణించండి అది A అని పేర్కొనండి కానీ అది 2 B అని చెబుతుంది కాబట్టి ప్రతి B విలువ తప్పనిసరిగా రెట్టింపు అవుతుంది మరియు ఇది జరుగుతోంది కాబట్టి దీని ఫలితంగా A B C కింది 1 కాబట్టి ఇది రెట్టింపు చేయబడింది ఈ 2 రెట్టింపు చేయబడింది ఇది 5 ఇది ఇతరులు అలాగే ఉంటాయి ఇది 1 2 5 మరియు ఇది 2 8 8 చాలా సింపుల్గా చేయబడుతోంది అప్పుడు r కి బదులుగా కొంచెం ఎక్కువ ఏదైనా చేయవచ్చు ఉదాహరణకు దీనిని చెప్పవచ్చు అంటే మొదట పూర్తయింది ఈ రెండు అట్ట్రిబ్యూట్ లు మాత్రమే సవరించబడ్డాయి మరియు ఫలితంగా B రెట్టింపు అవుతుంది కాబట్టి ఫలితంగా వచ్చే రిలేషన్ 1 4 5 మరియు 1 2 5 ఇవి మూడు ప్రధాన డేటాబేస్ సవరణ పద్ధతులు కానీ వీటన్నింటికీ ముఖ్యమైనది ఏమిటంటే ఇవన్నీ కొన్ని అడ్డంకులను ఉల్లంఘించగలవు కాబట్టి వీటిని ఇంటెగ్రిటీ కన్స్ట్రయిన్స్ అంటారు ఈ మూడు పద్ధతులన్నీ ఇంటెగ్రిటీ కన్స్ట్రయిన్స్ లను ఉల్లంఘించగలవు డిలీషన్ తో ప్రారంభిద్దాం డిలీషన్ ఏమి ఉల్లంఘించగలదు అంటే తొలగింపు అనేది రిఫరెన్షియల్ ఇంటెగ్రిటీ అని పిలవబడేదాన్ని ఉల్లంఘించగలదు దీనిని రిఫరెన్షియల్ ఇంటెగ్రిటీ అంటారు కాబట్టి రిఫరెన్షియల్ ఇంటెగ్రిటీ అంటే ఏమిటి ఫారిన్ కీ కంస్ట్రయిన్స్ ఏమిటో మనం గుర్తుచేసుకుంటే ప్రతి ఫారిన్ కీ తప్పనిసరిగా కొన్ని ఇతర రిలేషన్స్ కు ప్రైమరీ కీగా ఉండాలి కాబట్టి ముఖ్యంగా ఏమి జరుగుతుందంటే ఒక నిర్దిష్ట ప్రాథమిక కీ విలువ ఫారిన్ రిలేషన్స్ నుండి తొలగించబడితే ఒక ఫారిన్ కీ ఆర్ఫన్ అవుతుంది ఎందుకంటే దానికి సంబంధిత ప్రైమరీ కీ లేదు ఇది రెఫరెన్షియల్ ఇంటెగ్రిటీ ను ఉల్లంఘిస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడు లేనిదాన్ని సూచిస్తుంది రిఫరెన్షియల్ ఇంటెగ్రిటీ ఉల్లంఘించబడింది దానిని సూచించే ఫారిన్ కీ ఉంటే డిలీషన్ కేవలం అనుమతించబడదని ప్రైమరీ కీ ని తొలగించలేము కాబట్టి డిలీషన్ లేదా డేటాబేస్ అటువంటి డిలీషన్ ను చేయమని అడిగితే ఏమి జరుగుతుంది మొదట ఎంపికల జంటలు ఉన్నాయి అది అనుమతించ బడదు కాబట్టి ఆపరేషన్ తిరస్కరించబడింది అది ఒక మార్గం మరొకటి డిలీషన్ ఫారిన్ కీ కి క్యాస్కేడ్ చేయబడింది దీనిని నిర్వహించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మొదటిది అర్థం చేసుకోవడం సులభం తిరస్కరించబడిన దాని అర్థం ఏమిటి కాబట్టి డిలీషన్ జరగదు అంత సులభం అప్పుడు జరిగే రెండవ కేసు ఏమిటంటే pk తొలగించబడితే ఈ ప్రైమరీ కీని సూచించే సంబంధిత fk కూడా తొలగించబడుతుంది రిఫరెన్సింగ్ రిలేషన్స్ నుండి ఫారిన్ కీలు కూడా తొలగించ బడతాయి ఇవి తొలగించడానికి రెండు మార్గాలు డిలీషన్ రిఫరెన్షియల్ ఇంటెగ్రిటీ ను మాత్రమే ఉల్లంఘిస్తుంది మరియు దీనిని నిర్వహించడానికి ఈ రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఫారిన్ కీ క్యాస్కేడింగ్లో భాగంగా దీనిని పూర్తిగా తొలగించవచ్చు కాబట్టి ఆ ఫారిన్ కీకి సంబంధించిన మొత్తం టపుల్ తొలగించబడుతుంది లేదా ఫారిన్ కీని నల్ గా సెట్ చేయవచ్చుడిలీషన్ ను అమలు చేయడానికి ఇది మరొక మార్గం కాబట్టి ఇన్సర్షన్ ఏమిటో చుద్దాము ఇన్సర్షన్ ఉల్లంఘించగల కన్స్ట్రయిన్స్ ఏమిటి ఇన్సర్షన్ మళ్లీ రిఫరెన్షియల్ ఇంటెగ్రిటీ ను ఉల్లంఘించవచ్చు మరియు ఇది మునుపటి ఉదాహరణ సందర్భంలో అర్థం చేసుకోవడం చాలా సులభం ఒక ఫారిన్ కీని ఇన్సర్షన్ చేసినట్లయితే అక్కడ సంబంధిత ప్రైమరీ కీ తప్పనిసరిగా ఉండాలి లేకపోతే ఈ ఫారిన్ కీ ని చేర్చడం అర్థవంతంగా ఉండదు కాబట్టి దాన్ని నిర్వహించడానికి మళ్లీ మార్గాలు ఉన్నాయి కనుక దీనిని తిరస్కరించవచ్చు ఈ ఇన్సర్షన్ తిరస్కరించబడ వచ్చు లేదా సంబంధిత ప్రైమరీ కీ ని ఇన్సర్ట్ చేయవచ్చు ఇప్పుడు ఈ ప్రైమరీ కీని ఇన్సర్ట్ చేయవచ్చు కానీ ఇది సాధారణంగా అర్ధం కాదు ఎందుకంటే మీరు ప్రైమరీ కీని ఇన్సర్ట్ చేయలేకపోతే ప్రైమరీ కీ చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది వాస్తవానికి ఆచరణీయమైన ఎంపిక కాదు ఫారిన్ కీలో ఇన్సర్ట్ చేయడాన్ని తిరస్కరించడం మాత్రమే సాధ్యమయ్యే ఎంపిక ఇన్సర్షన్ ఉల్లంఘించగల మొదటి రకం ఇంటిగ్రిటీ మరియు ఇన్సర్షన్ కూడా డొమైన్ కన్స్ట్రయిన్స్ ని ఉల్లంఘించగలదు కాబట్టి డొమైన్ కన్స్ట్రయిన్స్ ని అర్థం చేసుకోవడం చాలా సులభం ఉదాహరణకు పేర్కొన్న కొన్ని డొమైన్ విలువలు ఉన్నాయి మీరు ఒక వ్యక్తి యొక్క మార్కులు ఒక నిర్దిష్ట పరీక్షకు లేదా దేనికైనా సున్నా అని చెప్పవచ్చు ఈ శ్రేణి వెలుపల మార్కుల కాలమ్తో టపుల్లో చేర్చబడితే మార్కుల కాలమ్ చేర్చబడితే అది అనుమతించ బడదు దీన్ని నిర్వహించడానికి మళ్లీ రెండు మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు డొమైన్ అప్డేట్ చేయడాన్ని తిరస్కరించారు కాబట్టి అదనపు మార్కులు ఇవ్వవచ్చు లేదా దండనలు మొదలైన వాటి వలన మార్కులు తగ్గించవచ్చు అని చూడవచ్చు మీరు డొమైన్ను అప్డేట్ చేయవచ్చు ఉదాహరణకు 5 నుండి 100 కాబట్టి డొమైన్ అప్డేట్ చేయవచ్చు దీనిని నిర్వహించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఇన్సర్షన్ ఉల్లంఘించే తదుపరి రకమైన కన్స్ట్రయిన్స్ ని కీ కన్స్ట్రయిన్స్ అంటారు ఒక ప్రైమరీ కీ లేదా ఏదైనా ఇతర రకాల కీలు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఒక ఇన్సర్షన్ ప్రైమరీ కీ అనే స్థితిని ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుంది అది ఎలా ఉల్లంఘిస్తుందంటే అది ప్రత్యేకమైనది కాదు అదే ప్రైమరీ కీ లేదా ఇతర టపుల్ ఉన్న మరొక టపుల్ను ఇన్సర్షన్ చేసినట్లయితే అంటే ఇది ఇకపై ప్రైమరీ కీ కాదు ఇకపై అభ్యర్థి కీ లేదా సూపర్ కీ ఏది కాదు మరియు ఇది సమస్య కాబట్టి అది అనుమతించబడదు కనుక దీనిని నిర్వహించడానికి రెండు మార్గాలు ఉన్నాయి గాని ఇది తిరస్కరించబడింది లేదా మరింత తీవ్రమైన ఎంపిక ఉంది ఇది నాన్ కీ గా ప్రకటించబడుతుంది ఈ సందర్భంలో కొన్ని ఇతర ప్రైమరీ కీలు మొదలైనవి చేయాలి కాబట్టి సాధారణంగా ఇది ఆచరణీయమైన ఎంపిక కాదు మరియు ఇది మాత్రమే చేయగలిగేది మరియు ఇది జరుగుతోంది ఇప్పడు ఇన్సర్షన్ ఉల్లంఘించగల నాల్గవ రకం విషయం ఇది దీనిని ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటారు ఎంటిటీ ఇంటిగ్రిటీ అనేది ఒక టపుల్ను ఇన్సర్టు చేయబడింది ఇక్కడ ప్రైమరీ కీ నల్ గా సెట్ చేయబడింది ప్రైమరీ కీ నల్ గా ఉంటుంది ఇది మళ్లీ జరగకూడదు ఎందుకంటే డిజైన్ ద్వారా ప్రైమరీ కీ నల్ గా ఉండదు దీనిని ఎంటిటీ ఇంటిగ్రిటీ అని అంటారు ప్రైమరీ కీ ఎంటిటీ అంటే ఏమిటో నిర్వచిస్తుంది ఇప్పుడు ప్రైమరీ కీ నల్ అయితే ఎంటిటీకి ఎలాంటి అర్ధం ఉండదు కాబట్టి మళ్ళీ ఇది ఆచరణీయమైన ఎంపిక కాదు కనుక దీనిని తిరస్కరించాలి కాబట్టి ఇన్సర్షన్ ఈ నాలుగు షరతులను ఉల్లంఘిస్తుంది మరియు అప్డేట్లు అప్డేట్ చేయడాన్ని ఉల్లంఘించవచ్చని ఇప్పుడు చూడవచ్చు ఇప్పుడు తప్పనిసరి గా అప్డేట్ చేయడం అనేది డిలీషన్ మరియు తరువాత ఇన్సర్షన్ వంటివిగా చూడవచ్చు కాబట్టి డిలీషన్ మరియు ఇన్సర్షన్ ఉల్లంఘించే ఏవైనా ఇంటిగ్రిటీ కన్స్ట్రయిన్స్ కూడా అప్గ్రేడ్ చేయడం ద్వారా ఉల్లంఘించబడతాయి కాబట్టి మనము చూసిన ఆ నాలుగు ఇంటిగ్రిటీ కన్స్ట్రయిన్స్ కూడా అప్డేట్ చేయడం ద్వారా ఉల్లంఘించబడ్డాయి కాబట్టి రిలేషనల్ ఆల్జీబ్రా గురించి అన్నింటికీ అదే కాబట్టి మనము క్వరీలు మొదలైన వాటిని చూశాము మరియు మనము రిలేషనల్ ఆల్జీబ్రా ప్రాథమిక రిలేషనల్ ఆల్జీబ్రా రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క ఎక్స్టెన్షన్ని చూశాము మరియు మనము డేటాబేస్ సవరణలతో సహా విభిన్న విభిన్న కార్యకలాపాలు మొదలైనవి అన్నింటినీ చూశాము ఇప్పుడు రిలేషనల్ ఆల్జీబ్రాను ముగించడానికి రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క లోపాలు ఏమిటో మనం తెలుసుకుందాం కాబట్టి రిలేషనల్ ఆల్జీబ్రా చాలా శక్తివంతమైనదిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా క్వరీ లను మరియు ఇన్సర్షన్ లు మరియు అన్నింటినీ నిర్వహించగలిగితే అది చేయగలదు కానీ దీనికి కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి మొదటి విషయం ఏమిటంటే ఇది ఫస్ట్ ఆర్డర్ ప్రొపొజిషనల్ లాజిక్ కాబట్టి ఫస్ట్ ఆర్డర్ ప్రొపొజిషనల్ లాజిక్ నిర్వహించలేనిది ఏదైనా ఉంటే దానిని ఇది నిర్వహించలేదు నిజ జీవితంలో ఫస్ట్ ఆర్డర్ ప్రొపొజిషనల్ లాజిక్ చాలా శక్తివంతమైనది అయినప్పటికీ ఇది కొన్ని ఇతర విషయాలను నిర్వహించకపోవచ్చు డేటాబేస్ ప్రజలు క్రమం తప్పకుండా ఎదుర్కొనే ఇతర ముఖ్యమైన విషయం ఏమిటంటే పునరావృతం కావడం లేదు కాబట్టి రికర్సివ్ క్లోసర్ లేదు కాబట్టి రికర్సివ్ క్లోసర్ కాదు ఉదాహరణకు మీకు ఫారమ్పై క్వరీలు ఉంటే అన్ని స్థాయిల్లో నన్ను పర్యవేక్షకులను కనుగొనండి దీని పర్యవేక్షకులు మరియు ఆ వ్యక్తి పర్యవేక్షకుడిని ఆ వ్యక్తి యొక్క అన్ని స్థాయిల వరకు పర్యవేక్షకుడిని కనుగొనండి అది అన్ని స్థాయిలలో చెప్పలేము ఎందుకంటే రికర్సివ్ క్లోసర్ లేదు రిలేషనల్ ఆల్జీబ్రాలో దీనిని వ్యక్తీకరించడానికి మార్గం లేదు ఇవి రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క రెండు ముఖ్యమైన లోపాలు కానీ లేకపోతే రిలేషనల్ ఆల్జీబ్రా చాలా శక్తివంతమైనది మరియు SQL అయిన మా తదుపరి అంశం రిలేషనల్ ఆల్జీబ్రాపై ఆధారపడి ఉంటుంది ఇక్కడితో రిలేషనల్ ఆల్జీబ్రా మాడ్యూల్ను ముగిసింది మరియు తరువాత మనం SQL గురించి మాట్లాడుతాము